హాయ్ ఐఐటి కాన్పూర్లోని ఎన్పిటిఇఎల్ మూక్ నుండి డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ కోర్సుకు తిరిగి స్వాగతం నేను రవిచంద్రన్మీకు ఈ కోర్సును ఇస్తున్నానుగత 3 వారాలుగామూడవ వారంలోనేను ఇప్పుడే కొత్త అంశాన్ని పరిచయం చేసానుః అలవాటు ఆపై మనము ఎలా చేయగలమో మీకు పరిచయం చేసాను ఈ అలవాటును చూడండిమన సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే విషయంలోమరియు గత ఉపన్యాసంలో నేను నిజానికి రెండ రెండు కథల గురించి చర్చించాను మీరు రెండు ముఖ్యమైన వాటిని గుర్తుంచుకోవాలని నేను కోరుకున్నాను అభివృద్ధి చెందిన అలవాట్ల యొక్క అంశాలుమొదటిది ఆ వైద్యుడు మరియు రోగి గురించి దీనిలో డాక్టర్వాస్తవానికిధూమపానం యొక్క చెడు అలవాటును ప్రారంభించిన వ్యక్తి రోగి విషయంలో మరియు రోగి దానిని వదులుకోలేకపోయాడు ఆపై అతను ఒక క్యాన్సర్ రోగి అయ్యాడు ఎవరి వద్దకుడాక్టర్ చికిత్స కోసం వచ్చారు ఇది చాలా విడ్డూరంగా ఉంది కానీ నేను పాయింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నానుమంచి అలవాట్లు మరియు చెడు అలవాట్లు రెండూ సహచరుల సమూహం ద్వారా ఏర్పడతాయికొన్నిసార్లు మన స్నేహితులుకొన్నిసార్లు మన శ్రేయోభిలాషులు కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఉంటారు నేను తరువాతి కథలో చెప్పినట్లుగావారు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు మరియు అది వారి ప్రభావం వల్ల మరియులేదా పర్యావరణం నుండి వచ్చే విషయాలుమనకు మంచి అలవాట్లు లేదా చెడు అలవాట్లను ఏర్పరుస్తాయి కానీ మంచి అలవాటును కొనసాగించడానికి లేదా చెడు అలవాటును మార్చడానికి వ్యక్తిగత అవగాహన మరియు నమ్మకంపై చాలా ఆధారపడి ఉంటుంది కాబట్టి దీని అర్థం మీరు చుట్టుపక్కల వ్యక్తుల నుండి కొన్ని అలవాట్లు ఏర్పడి ఉండవచ్చు మీరు లేదా మీరు వచ్చిన పరిసరాలుకానీ అది పూర్తిగా మీ ఇష్టంమీ వద్ద ఉన్న అంతర్గత కోర్ అదే మీరు నిర్ణయించుకోవడానికి సహాయపడుతుందిదేనినైనా వదులుకోవాలా లేదా దేనినైనా కొనసాగించాలా తన కొడుకును చాలా ప్రేమించిన తల్లి గురించి మాట్లాడండి ఇప్పుడుకొడుకు తన మరణ సమయంలోతల్లిని చూడటానికి అసహ్యించుకున్నాడుఒకే కారణంతో కుమారుడి అవగాహనలో తల్లి బాధ్యత వహించిందిఆమె అతన్ని ప్రారంభించడానికి అనుమతించింది ఒక చిన్న దొంగతనం అలవాటు ఇది ఒకరిని దారుణంగా హత్య చేయడంలో ముగిసిందిదీని కోసం అతనికి ఈ మరణశిక్ష విధించబడింది ఇప్పుడుఇక్కడ తల్లి బాధ్యత వహిస్తుంది ఆమె అవగాహన ఏమిటంటేఆమె తన కొడుకును ఎంతగా ప్రేమిస్తుందంటేఅతను బాధపడటం ఆమె కోరుకోలేదు ఆమె అతన్ని విమర్శించినప్పటికీ లేదా ఏదైనా చేయమని చెప్పినప్పటికీవాస్తవానికి అది చాలా చెడ్డ అలవాటును ఏర్పరుచుకుందిదొంగతనంతో ప్రారంభమయ్యే చెడు అలవాటు చివరికి ఎవరినైనా కాల్చివేసిఆపై ఫలితంగా వస్తుంది ఇప్పుడుఇక్కడ మళ్ళీ నేను ఈ అంశాన్ని సూచిస్తున్నాను చెడు అలవాట్లను ఏర్పరచుకోవడం ప్రమాదకరం మరియు చాలా హానికరంఅందువల్లమొగ్గలోనే చెడు అలవాటును తొలగించడం మంచిది మొగ్గలోనే చెడు అలవాటును తుడిచివేయండి అదే చివరి పాయింట్ దీని ద్వారా నేను మునుపటి ఉపన్యాసాన్ని ముగించాను ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ఇది ఎలా ఉంటుందో అలవాటు చక్రం ఏర్పడుతుందో చూద్దాంసరే మీరు ఎలా చిక్కుకుపోతున్నారు మరియు మనము చూసే ముందు నేను కేవలం నేను మీకు అలవాటు యొక్క కొన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పాలనుకుంటున్నానుఆపై మళ్ళీమీరుఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఆ మనస్సు మొదట ప్రతిదీ అలవాటు అని అర్థం చేసుకుంటుంది నిజానికిసాహిత్యంలో ప్రసిద్ధ నోబెల్ బహుమతి గ్రహీత శామ్యూల్ బెకెట్ తన నాటకంలో ఆయనకు నోబెల్ బహుమతిని గెలుచుకున్నవేటింగ్ ఫర్ గోడోట్ అలవాటు గురించి చాలా ఆసక్తికరమైన ప్రకటన చేసింది అతను ప్రతిదీ అలవాటు అని ఆపై ఆ అలవాటు ఆ బ్యాలస్ట్ అని చెబుతాడు అది కుక్కను దాని వాంతులకు బంధించి ఆపై శ్వాస తీసుకోవడం అలవాటు అని చెబుతుంది జీవితం ఒక అలవాటు కాబట్టి అలవాటు అనేది గొలుసు సరే అది ఈ కుక్కను దాని వాంతులతో కట్టేస్తుంది ఇది చాలా బలమైన గొలుసు అది కుక్కను దాని వాంతులతో ముడిపెట్టింది ఎందుకంటే కుక్క తింటున్నప్పుడు మరియు అది వాంతులు చేస్తుంది కదలలేకపోయిఆపై అలా చేయమని బలవంతం చేయబడుతుంది కాబట్టిఅలవాటు ముఖ్యంగా చెడు అలవాటుఅక్షరాలా అలాంటిదే కానీ శ్వాస తీసుకోవడం కూడా మనకు ఒక రకమైన అలవాటు అని ఆయన చెప్పారు మీరు దానిని అర్థం చేసుకునిభవిష్యత్ను తీసుకుంటే అతను చెప్పే ప్రతిదీ ఇప్పుడు ఆ అలవాటును కలిగి ఉంటుంది మీరు కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటు అని మీరు అర్థం చేసుకుంటారు సోమర్సెట్ మౌమ్ రాసిన ఒక నవల ఉంది రేజర్ ఎడ్జ్ ఇందులో ఒక ఆసక్తికరమైన పాత్ర ఉంది కథానాయకుడు ప్రేమగా లారీ అని పిలుస్తారు ఇప్పుడుఅతను ఈ పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడువాస్తవానికి సోమర్సెట్ మౌమ్ అయిన కథకుడు అతను ఇలా అంటాడు లారీ పాత్ర పరంగా ఒక విషయం తనను చాలా ఆకట్టుకుందని అతను చెప్పాడుమరియు అది ఏమిటి అతను లైబ్రరీలో లారీ కూర్చోవడం చూశాడుఒక సమయంలో ఒక ప్రదేశంలోఆపై అతను బయటకు వెళ్ళాడువెళ్ళాడుఅంటేకథకుడు బయటకు వెళ్లికొంత షాపింగ్ చేసాడు తన భోజనం చేసాడు మరియు ఆపై ఐదు గంటల తర్వాత తిరిగి వచ్చాడు లారీ అదే చోట కూర్చుని నవల చదువుతున్నాడుమరియు అతను దానిని పూర్తి చేయబోతున్నాడు అదే భంగిమఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ నవల చదవడంలో పూర్తిగా మునిగిపోయాడు కాబట్టినాణ్యత రచయితను అందరిలాగానే ఆకట్టుకుందిఎవరైనా ఎటువంటి ఆటంకం లేకుండా 5 గంటల పాటు చదవగలరుచుట్టుపక్కలఏమి జరుగుతుందో కాబట్టిఇది మంచి అలవాటు కష్టపడి పనిచేయడం అనేది ఒక అలవాటుఏదైనా అలవాటుచదవడం వంటిది ఒక కూర్చుని చదవడం కాబట్టిఇవన్నీ మంచి అలవాట్లు సోమరితనం కూడా అంతే చెడు అలవాటు పరంగాఇది ఒంటరితనం ఏర్పడుతుంది సోమరితనం అనేది ఏదైనా పని చేయడానికి సాధారణ అయిష్టత మాత్రమే సాధారణ పని ఉదయం మంచం నుండి కూడా లేవడం వంటి వాటిని ఇష్టపడరు కాబట్టి అది సోమరితనంలో భాగం ఏదైనా మీరు కేవలం నివారించాలనుకుంటున్న పని పట్టుదల అనేది ఒక అలవాటుఅలాగే వదులుకోవడందేనినైనా కొనసాగించడం మీరు గెలిచే వరకు పోరాడండి చివరి వరకు చేరుకోండి మరియు తరచుగా మీరు కేవలం చివరి మెట్టులో మీరు చాలా నిరుత్సాహానికి గురైన క్షణం మరియు మీరు నిర్దేశించిన లక్ష్యం చాలా సందేహాస్పదంగా కనిపిస్తుంది ఆపై మీరు దానిని వదులుకోవాలని భావిస్తారు కానీ మీరు దానిని అభివృద్ధి చేసినట్లయితే మీరు పట్టుదలతో ఉంటారు ఒక అలవాటు ఉందిఆపై మీరు దానిని వదులుకోరుకానీ తనను తాను వదులుకోవడం ఒక అలవాటు కొన్ని ఉదాహరణలను తీసుకోండి బహిరంగ ప్రసంగం ఇద్దరు అబ్బాయిలుఇద్దరూ మాట్లాడటానికి భయపడతారుకానీ ఒక అతను ఆ భయాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు ఆపై అతను పట్టుదలతో మాట్లాడుతాడు ఆపై అతను చాలా ప్రసిద్ధ వక్త అవుతాడు మరొక వ్యక్తి చాలా చిన్న తరగతి కార్యకలాపాలను కూడా ఇస్తాడు అతను సిద్ధం చేసిన రెండు నిమిషాల ప్రసంగం కోసం అతను క్షుణ్ణంగా ఉన్నాడు కాని అతను తన రంగస్థల భయం కారణంగా వెళ్ళడానికి భయపడ్డాడు అతను దానిని వదులుకుంటాడు అతను ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు గుంపులో ఉన్న వ్యక్తులతో మాట్లాడటానికి అతను భయపడ్డాడు ఇంకా నెమ్మదిగా అతను మరింత అంతర్ముఖుడు అయ్యాడు ఆపై అతను విడిచిపెట్టడం ప్రారంభించాడు అతను ఒక కంపెనీలో పెద్ద మేనేజర్ అయినాఅతను కొనసాగలేకపోయాడు కాబట్టి వదులుకోవడం కూడా ఒక అలవాటు మీరు దానిని ఒకసారి వదులుకుంటారు మీరు కొనసాగిస్తూనే ఉంటారుఆపైమీరందరూ సమయం పట్టుదలకు బదులుగా వదులుకోవడం గురించి ఆలోచిస్తారు విజయం అనేది ఒక అలవాటు మీరు అభివృద్ధి చెందాలి ఆపైరాబోయే ఉపన్యాసాలలోనేను ఈ చెడు అలవాటును ఎలా విచ్ఛిన్నం చేయాలో మాట్లాడబోతుతానుఆపైఈ విజయపు అలవాటును ఎలా పెంపొందించుకోవాలి విజయం అనేది ఒక అలవాటు అని నేను చెప్పినప్పుడు వైఫల్యం కూడా ఒక అలవాటు అని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఏర్పరుచుకునే అలవాటు మాత్రమే మీరు దానిని విచ్ఛిన్నం చేసి బయటకు వచ్చి ఆపై ఈ వైపు చేరి విజయం సాధించాలి శ్రేష్ఠత అనేది ఒక అలవాటుఅది అభివృద్ధి చేయబడుతుంది ఆపై దానిని ఒక అలవాటుగా మార్చబడుతుంది కాబట్టిమధ్యస్థతకాబట్టి సగటు పనితీరుకాబట్టి నేను ఉంటే ఇంత పనితీరు సరిపోతుందని ఆలోచిస్తున్నాను సగటు లేదా సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది నేను మంచిగా మారాల్సిన అవసరం లేదు నేను గొప్పగా మారాల్సిన అవసరం లేదు నేను అత్యుత్తమంగా మారాల్సిన అవసరం లేదు మీకు గుర్తుంటే మన మొదటి వారం ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించాముశ్రేష్ఠతను నిర్వచించిఆపై మీరు శ్రేష్ఠత కోసం ఆకాంక్షించడానికి ప్రయత్నించాలి మంచి మంచి రూపామైనా అలవాట్లు ఎంచుకోవడం కూడా ఒక అలవాటు కాబట్టిచెడు అలవాట్లను ఏర్పరచుకోవడాన్ని ఎంచుకోవడంఅది కూడా మీ మనసు యొక్క స్థితి ఎల్లప్పుడూ చెడు అలవాట్లను ఎంచుకోవడమే ట్రేని సెట్ చేయండి ఎందుకంటే మీ ట్యూన్ సంతృప్తికరంగా ఉంటుంది మీ కళ్ళ ముందు చూస్తున్న దాని ద్వారా మీకు డయాబెటిస్ ఉందికానీ మీరు ఒక తీపిని మీ కళ్ళ ముందు ఉంచుతారుమీరు దానిని లాక్కొని తినాలనుకుంటున్నారుకానీ మీరు అనుకోరు మీ రక్తంలో చక్కెర స్థాయికి ఏమి జరుగుతుంది అది షూట్ అవుతుందా మీరు శక్తిని కోల్పోతారా లేదా మూర్ఛ లేదా దీనితో కలిపి మీ రక్తపోటుకు ఏదైనా జరుగుతుందిఇది మీకు తెలిసిన ఒకే ఒక సమస్య ఉన్నందున మీరు ఆసుపత్రిలో చేరవచ్చు ఆ సమయంలో మీరు ఈ తీపిని చూస్తారు మరియు మీరు దానిని తినాలనుకుంటారు కాబట్టిమళ్ళీచెడు అలవాట్లను ఏర్పరచుకోవడాన్ని ఎంచుకోవడంమీరు ఒకదాన్ని ఏర్పరచుకున్నారుఅది కొనసాగుతుంది కాబట్టి ఇది ఎంపిక చాలా జాగ్రత్తగా చేయడం ముఖ్యం కాబట్టి దాని గురించి ఆలోచించండి ఇప్పుడు చూద్దాం ఈ అలవాటు చక్రం ఎలా ఏర్పడుతుంది మొదటఅది ఉద్దీపన ఏదో పర్యావరణం నుండి వస్తోంది ఇది ఈ పాయింట్ నుండి మొదలవుతుంది లేదా అది పర్యావరణం నుండి వస్తోంది లేదా ఉద్దీపన కూడా మీ మనస్సు లోపల ఒక రకమైన ఆలోచనలను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది సరే కాబట్టి మనస్సులో ఏదో ఒక రకమైన బాహ్య ద్వారా ఏజెంట్ ఆలోచన అనేది మనస్సు ఆలోచిస్తున్న జనరేటర్అలా చేయడం ద్వారా నేను సంతృప్తి చెందితే నేను సంతోషంగా ఉంటాను నేను ఇప్పుడు దీన్ని చేయాలనుకుంటున్నానుఇది మంచి అలవాటు మరియు చెడు అలవాటు రెండింటి కోసం అని మీరు అలవాటు చక్రం ఎలా ప్రారంభమవుతుంది అని గుర్తుంచుకోండి ఆపై ప్రధాన విషయాలు సరేనాకు ఇది కావాలి కాబట్టి నేను చేస్తాను దీన్ని స్వరపరచండి నేను దానిని పద రూపంలో ఉంచుతానుఆపై నెమ్మదిగా నేను దానిని అమలు చేస్తాను కొన్ని సందర్భాల్లో ఇది కొంతమంది స్నేహితులు తొలగిస్తున్న ప్రతిస్పందన కూడా కావచ్చు ఒక చర్య రూపంలో మీకు తాళాలుకాబట్టి మీరు దానికి కూడా ప్రతిస్పందిస్తారు ప్రతిస్పందన అకస్మాత్తుగా రాత్రి వర్షం పడుతోందిఅప్పుడు నా మనస్సు ఆలోచిస్తోంది నేను మాత్రమే ఉంటే నేను ఆ హోటల్కు వెళ్లి ఆ చికెన్ను ఈ సమయంలో తింటానుఅది ఎంత బాగుంటుంది సరే అని ఆలోచించాను ఇప్పుడు ఆలోచన ఎలా వచ్చింది కాబట్టి నేను ఒక టీవీ చూస్తున్నాను అప్పుడు ఎవరో ఒక వంటకం తింటున్నారు ముఖ్యంగా నాకు ఇష్టమైన చికెన్ వంటకం నేను దానిని చూస్తాను ఆపై అది నా మనస్సులో ప్రేరేపిస్తుంది నేను ఆ హోటల్కు వెళితే నాకు అదే వంటకం లభిస్తుంది సరే ఆపై నేను నా భార్యకు చెబుతాను లేదా నా స్నేహితుడికి చెబుతాను మనం వెళ్ళాలా కాబట్టినేను దానిని పదం రూపంలో ఉంచాను మరియు తరువాత చర్యసరే మనం వెళ్లాలని నిర్ణయించుకుంటాం లేదా వెళ్లకూడదని నిర్ణయించుకుంటాం అది చర్య ఇప్పుడు తదుపరి స్థాయి ఈ చర్యను ప్రదర్శించిన తరువాత బహుమతి లేదా శిక్ష ఉందిసరే బహుమతి ఉదాహరణకు కావచ్చుమీరు ఈ ఆహారాన్ని తిన్నారుఆపై మీరు చాలా సంతోషంగా భావించారు కాబట్టిమీరు దానిని ఆస్వాదించారుమీరు దాన్ని పొందారు ఆపై మీ అవసరం సంతృప్తి చెందింది శిక్ష కావచ్చుకాబట్టి ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదుఎందుకంటే మీరు దానిని అర్థరాత్రి తిన్నారు తరువాత అది మరుసటి రోజు కడుపు వికారం కి దారితీసింది ఇప్పుడుమనస్సు దీనిని పరస్పరం అనుసంధానించగలదు ఇది ఆలోచించవచ్చు ఓ నేను ఆహారాన్ని ఆస్వాదించాను ఆపై నేను దానిని కొనసాగిస్తాను ఇప్పుడు ఈ సమయంలోనేను దానిని కలిగి ఉన్నప్పుడునేను దానిని తినడం వల్ల బాధపడ్డాను కాబట్టి నేను హోటల్కు వెళ్లడం మానేస్తాను కాబట్టి మనస్సు రెండు విధాలుగా ఆలోచించగలదు ఆపై చివరిసారి వర్షం పడుతున్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ఈ చికెన్ తినడం ఒక అలవాటుగా మారింది ఈ రెస్టారెంట్ నుండి మరియు వర్షం పడిన ప్రతిసారీ ఇది చాలా రుచికరంగా ఉండేది మరియు ఈసారి నేను వెళ్తాను నేను ఆ పుస్తకాన్ని చూసిన ప్రతిసారీ టీవీలో చూసిన ప్రతిసారీ నేను దానిని తింటాను కాబట్టి నాకు ఆ ప్రత్యేకమైనది ఇష్టం బ్రాండ్ చేసి ఆపై నేను ఆ రెస్టారెంట్ నుండి వేరే విధంగా ఆలోచించే ఒక మార్గాన్ని తీసుకుంటాను కడుపు ఉబ్బరం గురించి నాకు గుర్తు చేయబడుతుందని నేను చూసిన ప్రతిసారీ ఆలోచించే మనస్సు నేను కలిగి ఉన్నందున నేను చాలా అపాయింట్మెంట్లను కోల్పోతాను సరే నేను తప్పిపోయిన కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలు నేను ఆపివేస్తాను నేను నియంత్రిస్తాను కాబట్టి బయట హఠాత్తుగా తినాలనే ఈ రకమైన కోరికను నేను నియంత్రిస్తాను చాలా జాగ్రత్తగా ఉంటాను నేను దీన్ని ఆపివేస్తాను తద్వారా మనస్సు రెండు విధాలుగా పనిచేయగలదు మంచి అలవాటు యొక్క చెడు అలవాటు ఏర్పడటం అనేది మనస్సు ఎలా పనిచేస్తుంది మరియు ఎలా ఏర్పడాలని నిర్ణయించుకుంటుంది అనే దానిపై అలవాటు ఆధారపడి ఉంటుంది మరియు అలవాటు ఏర్పడిన తర్వాత తదుపరి స్థాయి బలోపేతం అలవాటు పునరావృతమవుతుంది మళ్ళీ మళ్ళీ మరియు అది మీ పాత్ర లేదా వ్యక్తిత్వంలో ఒక రకమైన సృష్టిగా మారినప్పుడు ఈ వ్యక్తి ప్రతిరోజూ పన్నెండు గంటలకు అతను చికెన్ తినడం మీరు చూడగలరని ప్రజలు చెప్పడం ప్రారంభిస్తారు ఈ ప్రదేశంలో ఇప్పుడు అది పాత్ర వ్యక్తిత్వంలో భాగం అవుతుంది మరియు తదుపరి స్థాయి చర్య ప్రతిస్పందన మరోసారి ఇప్పుడు మీరు కొనసాగించడం ప్రారంభించండి ఈ రకమైన చర్య ప్రతిస్పందనతోఆపై అలవాటు ఏర్పడటం పరంగా ఇది విజయానికి లేదా వైఫల్యం కు దారితీస్తుంది ఇప్పుడు నేను చికెన్ వంటి సాధారణ ఉదాహరణ ఇచ్చాను కానీ అప్పుడు నేను కోరుకున్న పది పాయింటర్ కావాలనుకుంటున్నాను అనే ఆలోచన వంటి ఇతర ఉదాహరణల గురించి ఆలోచించండి మొదటి విద్యార్థి నంబర్ వన్ విద్యార్థి కావడానికి ఇప్పుడు అదే విధంగా ప్రకటన నుండి వచ్చింది లేదా నేను చూసిన స్నాతకోత్సవంలో ఆ విద్యార్థి బంగారు పతకం పొందుతున్నాడు దానికి చర్య లేదా ప్రతిస్పందన పొందాలనుకుంటున్నాను అంటే నేను కష్టపడి పనిచేస్తాను ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో నేను కనుగొంటాను కష్టపడి పనిచేసి అప్పుడు నేను కూడా గౌరవించే విధంగా లేదా గౌరవించే విధంగా పని చేస్తాను కష్టపడి పని చేస్తున్నానునాకు తగిన గ్రేడ్లు లభిస్తున్నాయిమంచి మార్కుల గ్రేడ్ నేను పని చేయడం లేదు అది సరిపోతుంది కాబట్టి నేను తక్కువ మార్కుల అలవాటు రిపోర్ట్ పొందుతున్నాను కాబట్టి నేను ఈ మంచి మార్కులను పొందుతున్నాను ఈ మంచి అలవాటును బాగా అలవాటు చేసుకోండి ఇప్పుడు ఇది నా పాత్ర వ్యక్తిత్వం అవుతుంది ప్రతి ఉపాధ్యాయుడు ఈ వ్యక్తి ఉత్తమ విద్యార్థి అని చాలా నిజాయితీగా చాలా చదువుతున్నాడు మరియు అతను మొదటి బహుమతిని పొందడానికి మాకు ఈ బంగారు పతకం ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ మళ్ళీ నేను కొనసాగిస్తున్నాను కాబట్టి ఈ కళాశాలలోనే కాదు నేను ఇతర కళాశాలలతో కూడా కొనసాగిస్తున్నాను కోల్లెజ్ ఇప్పుడు నేను అదే రకమైన పనిని కొనసాగిస్తే అది విజయవంతమవుతుంది కానీ నేను శిక్షించబడితే ఎందుకంటే నేను తక్కువ పని చేస్తాను కాబట్టి నేను అంతగా పని చేయలేనని అనుకుంటున్నాను మరియు నేను శిక్ష చక్రం ను కొనసాగిస్తున్నాను మరియు నేను మళ్ళీ వైఫల్యానికి చేరుకుంటానుఅది అదే రకమైన వైఫల్య ఆలోచనలకు సంబంధించినది మరియు తరువాత మళ్ళీ నా మనస్సులో విజయం ఉంటే నేను బంగారు పతకం సాధిస్తే అది ఒక చక్రం అవుతుంది మళ్ళీ ఆలోచనను కొనసాగిస్తాను నేను ఉద్దీపనకు ప్రతిస్పందిస్తాను కాబట్టి ఇది మీరు మంచి అలవాటును లేదా చెడు అలవాటును ఏర్పరచుకోవడానికి ప్రయత్నించే అలవాటు చక్రం ఇప్పుడు మీరు ఎలా చెడు అలవాట్లు ను బ్రేక్ చేయవచ్చో మీకు చెప్పాలనుకున్నప్పుడు నేను దీని గురించి మరింత తిరిగి వస్తాను మరియు మీరు మంచి అలవాట్లను ఎలా ఏర్పరచుకోగలరు కానీ నేను మీకు మరొక కథ చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక వృత్తాంతంఆపై ఈ వృత్తాంతంలో నేను మార్చాలనే నిర్ణయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను మంచి అలవాటును ఏర్పరచుకోవడం లేదా చెడు అలవాటును పెంపొందించుకోవడం అనే నిర్ణయం చాలా కీలకమైనది ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నిసార్లు నేను చెప్పినట్లుగా ఇది మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా మారుస్తుంది మరియు పూర్తి పరివర్తన జరుగుతుందిఆ క్షణానికిమీరు నిర్ణయించుకుంటే నేను దీన్ని ఆపబోతున్నాను ఆపై నేను నా జీవిత అధ్యాయంలో ఒక కొత్త లైఫ్ ను ప్రారంభించబోతున్నాను దీనిలో నేను ఇలా గుర్తించబడతాను చాలా మంచి సచిత్ర ఉదాహరణమనం ఆర్ నారాయణ్ యొక్క ఇహె గైడ్ నుండి పొందవచ్చు కాబట్టి నాకు ఇష్టమైన నవలలు మరియు మీలో కొందరు ఈ సినిమా చూసి ఉండవచ్చు దేవ్ ఆనంద్ నటించినది మరియు అది అతనికి పెద్ద హిట్ అయ్యింది లేదా మీరు నవల చదివి ఉండవచ్చు లేదా నాలాంటి చాలా మంది ఈ నవల చదివారు అలాగే సినిమా కూడా చూశారు ఇప్పుడుఅది ఏమిటి నేను దీని గురించి చర్చించాలనుకుంటున్నాను నవలలో రాజు పాత్ర గైడ్ నిజానికి ఒక మార్గదర్శి మరియు సాధారణ మార్గదర్శకుల మాదిరిగానే అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది అతను దాని గురించి పట్టించుకోడు అతను చిన్నచిన్న మోసాలకు పాల్పడతాడు మరియు అతను అలా చేయడం ఆనందిస్తాడు కాబట్టి చిన్న రకాలు పరంగా కూడా మరియు అన్నీ గైడ్ జీవితంలో ఒక భాగం మాత్రమేఆపై అతను ఇబ్బంది పడడు దాని గురించిఆపైమీలో చాలా మందికి తెలిసినట్లుగాఅతను పర్యాటకులలో ఒకరితో ప్రేమలో పడతాడు అంటే రోసీ అతను ఆమెను వివాహం చేసుకుంటాడు ఆమె ఒక శాస్త్రీయ నృత్యకారిణి అతను ఆమెను నృత్యం చేయమని ప్రోత్సహిస్తాడుఆపై వారు చాలా డబ్బు సంపాదిస్తారు అతను ధనవంతుడు అవుతాడు ఇప్పుడుఆ సమయంలో అతను ఆమెను ఒక చెక్ పై సంతకం చేయమని అడగాలి తద్వారా అతను కొంత డబ్బు పొందుతాడు కానీ అప్పుడు అలా చేయడానికి బదులుగా అతను ఆమె పేరుతో చెక్కుపై సంతకం చేస్తాడని భావిస్తాడుఅతను ఫోర్జరీకి పాల్పడతాడుపోలీసులు పట్టుకుంటారు ఆపై అతన్ని జైలుకు పంపుతారు ఇప్పుడు నవల ప్రారంభంలోవాస్తవానికి అతను జైలు నుండి తిరిగి వస్తున్నాడు ఆపై అతను కేవలం కసాయ వస్త్రం పొందుతాడు అతను తనను తాను కప్పుకుంటాడు ఆపై అతను మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆపై అతను గ్రామ శివార్లలో ఉన్నాడు గ్రామ పెద్ద వస్తాడుఅతన్ని చూస్తాడు ఆపై అతను తాను సాధువు అని అనుకుంటాడు అతను గొప్పవాడు అతను చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి అప్పుడు అతని కుమార్తె ఎవరినీ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు కుమార్తెతో మాట్లాడమని అతను రాజును కోరాడువెంటనే ఆమె అంగీకరించింది కాబట్టిఈ వ్యక్తికి కొంత శక్తి ఉందని గ్రామ యజమాని భావిస్తాడు ఇప్పుడు సమీపంలోని ఆలయంలో ఇప్పటికే ఉన్న సహచరులు కాబట్టి వారు అసూయపడుతున్నారు సాధువుగా అతను పొందే ప్రజాదరణఆపై వారు అతనికి ఒక పాఠం నేర్పించాలనుకుంటారు ఆపై వారు అతన్ని అంతం చేయాలనుకుంటారు ఆపై వారు ఒక ప్రణాళిక వేస్తారు అక్కడ ఆ గ్రామంలో వర్షం లేదు ఆపై వారు కొంతమంది స్నేహితులు అలా ఉంటే ప్రజలు నమ్మేలా చేస్తారు గొప్ప స్వచ్ఛమైన వ్యక్తి దేవునికి ప్రార్ధన చేస్తే 40 రోజుల ఉపవాసం ద్వారా వర్షం పడుతుంది నలభైవ రోజున ముగింపులో ఆయన పాదాలు కడిగి ప్రార్థన పూర్తి చేస్తాడు ఇప్పుడుపరిస్థితిసమాజందానిని తీసుకోవడానికి అతన్ని బలవంతం చేస్తుందిఆపై అతను వాస్తవానికి నిరాకరిస్తాడుఅతను ప్రయత్నిస్తాడు తప్పించుకోవడానికి కానీ అప్పుడు పూజారి వస్తాడు ఆపై వారు అతన్ని వెళ్లనివ్వరు కాబట్టి అతను తిరిగి వస్తాడు మరియు అప్పుడు ఆయన ఆలయానికి సమీపంలో కూర్చున్నాడు ఉపవాసం మొదటి రోజు ప్రారంభమవుతుందిఆపై అతను అతను ప్రసాదాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఆహ్ స్వీట్ డిష్ ఉంచబడుతుంది ఆపై ఉంచిన విరిగిన కొబ్బరి మీద అరటిపండు అతను దానిని తినాలనుకుంటున్నాడు కానీ సమయానికిఅతను ఒక బొద్దింకను చూస్తాడుకేవలం స్క్రోలింగ్ చేస్తాడు ఆ స్థానంలోఆపై అతను వికర్షణకు గురవుతాడు మరియు అతను దానిని తీసుకోవడానికి ఇష్టపడడు కాబట్టి మరుసటి రోజుమళ్ళీ ఒక ఎలుక మళ్ళీ అతను ఆ వైపు కదులుతున్నట్లు చూస్తాడుఆపై అతను తినబోతున్నాడుమొదటి రెండు రోజులు ఉపవాసాన్ని విరమించుకోండి ఎందుకంటే అతనికి చాలా ఆకలిగా అనిపిస్తుంది ఆపై అతను ఉపవాసం చేస్తాడు ఈ విషయాలను నమ్మను కానీ ఏదో ఒకవిధంగా యాదృచ్చికంగా అతను తినాలనుకున్న ఆహారం వాస్తవానికి ఇక్కడ మరియు అక్కడ కదులుతున్న ఇన్సైడ్స్ లేదా ఈ ర్యాట్ తో చెడిపోయింది ఆపై మూడవ రోజు ప్రజలు అతనిని సందర్శించడం ప్రారంభిస్తారుఅది వంద వేల అవుతుందిఆపై అక్కడ భారీ జనసమూహం ఉంటుంది ఈ వ్యక్తి గురించి వింటూ ఇతర ప్రాంతాల నుండి ప్రజలు నెమ్మదిగా రావడం ప్రారంభిస్తారు మరియు మూడవ రోజుఅలా అయితేఅతను ఎందుకు మారకూడదని ఒక అద్భుతాన్ని సృష్టించగలడని చాలా మంది నమ్ముతారు అతను ఎందుకు మారడు అనే అద్భుతాన్ని సృష్టించడం గురించి అతను ఆ క్షణంలో ఆలోచిస్తూ మారాలని నిర్ణయించుకుంటాడు నాపై ఈ ప్రజల విశ్వాసం కారణంగానేను ఒక రకమైన సానుకూల మార్పును తీసుకురాగలనుఈ ప్రజలకు అద్భుతం నేను ఉపవాసం ద్వారా వర్షాన్ని తీసుకురాగలను కాబట్టి నేను ఎందుకు ప్రయత్నించకూడదు సరే ఆపై అతను దానిని ప్రయత్నిస్తాడు అతను కొనసాగిస్తాడు కాబట్టి అతను వారం వారం అవడం మనం చూస్తాము నవల ముగింపులో ఇది చాలా అందంగాచాలా అస్పష్టమైన పద్ధతిలో ముగుస్తుంది అక్కడ అతను నదికి వెళ్లి ఆపై అతను సుదూర మేఘాన్ని చూస్తాడని చెబుతాడు కానీ చిత్రంలో అది దేవ్ ఆనంద్ కాబట్టి నిజమైన వర్షం చూపబడుతుంది కానీ నేను చెప్పే విషయం ఏమిటంటేరాజు పాత్రలోని ఏకైక పరివర్తన క్షణంఇది సాహిత్య కోర్సులలో చాలా చర్చనీయమైన ప్రశ్నకు దారితీస్తుందిమీరు రాజును పాపిగా పరిగణిస్తారా లేదా సాధువుగా పరిగణిస్తారా అని సాహిత్య కోర్సులలో ప్రశ్నిస్తారు ఇప్పుడు స్పష్టంగా ఈ ప్రశ్నకు విజేత ఏమిటంటే తాను సాధువు అని ఎవరు వాదిస్తారు వాదన యొక్క అంశం ఏమిటి మీరు ఒక పాపిని చూస్తే ఆపై రాజుపరివర్తన క్షణం లాగా అది అతనిలో జరుగుతుంది అతను సేకరించిన చెడు అలవాట్లను మార్చవచ్చని నిర్ణయించడానికి పూర్తిగా ఒకే ఒక సంఘటన ద్వారాదీనిలో ప్రజలకు చాలా విశ్వాసం ఉందని అతను భావిస్తాడు మరియు అతను వారు కోరుకున్న వ్యక్తిగావాస్తవానికి వారు కలిగి ఉన్న సాధువుగా రూపాంతరం చెందగలిగితే కాబట్టి అతను నిర్ణయించుకుంటాడు ఆపై అతను అతనితో లోతుగా వెళ్తాడుఆపై అతను ఆనిర్ణయానికి ఆ ఇమేజ్ వరకు వదిలివేయాలనుకుంటున్నాడు మార్పు చాలా కీలకం అవుతుందిఅది ఒక పాపి కూడా సాధువు కాగలడని నమ్మేలా చేస్తుంది ఎందుకంటే అతను పాపి అయినప్పుడు అతను ఆ మృగం అది జంతువు మీరు అన్ని చెడు పనులు చేయడానికి కారణమయ్యే చెడు భాగం ఆ మృగం అతనిలో ఉందికానీ ఈ నవల బహుశా దేవుడు కూడా అతనిలో మంచివాడు అనే రకమైన ప్రకటనతో ముగుస్తుంది అతనిలో కూడా ఉన్న మరియు చాలా ఆసక్తికరంగా వెల్లడి చేయబడిన దేవదూతల భాగం మరొక పరిస్థితుల సమితి మనకు గతంలో భిన్నమైన పరిస్థితులలో ఇస్తుంది అతను మళ్ళీ జైలుకు వెళ్ళేలా చేసిన అన్ని చెడు అలవాట్లకు పాల్పడ్డాడు అతను మరొక పరిస్థితికి వచ్చాడు ఆయనలో ఉన్న దైవిక విభజన ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక భాగం ఆయన నిజంగా చేయగలిగిన భాగం ఆ గరిష్ట అనుభవాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న స్వీయ వాస్తవికతను తనను తాను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అతనికి సాధ్యమే కాబట్టి బహుశా ప్రజల విషయం గుర్తుంచుకోండి మృగం లో ఆధారం ఇన్నర్స్ అని కానీ దేవుడు కూడా ఇన్నర్స్ అలవాట్లు చెడ్డవాడని కూడా మీరు తెలుసుకోవాలి అవును పరిస్థితులు మీకు ఇస్తాయనిఆపై మిమ్మల్ని రూపొందిస్తాయని మీరు అనుకుంటారుకానీ నేను ఏ పరిస్థితిలోనూ బాధపడని వ్యక్తిని తయారు చేసే పరిస్థితి ఇదేనా అని మీరు నన్ను అడుగుతారు వాస్తవానికి అతను చేయగలిగిన కదలిక ముగింపులో రాజు విషయంలో ఉన్నట్లుగా వ్యక్తిని వెల్లడిస్తాడు ఆ పరిస్థితిలో బయటకు వచ్చే దైవికఆధ్యాత్మిక దేవుడిని బహిర్గతం చేయండి కాబట్టి మీలో మళ్ళీ పొందుపరచబడిన మంచి అలవాట్లు మీరు ముందుకు సాగితేనే బయటకు రావచ్చుఆపై పరిస్థితులతో సంభాషించి మీకు ఉత్తమమైనదాన్ని తీసుకురావడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఒక ముగింపు ఆలోచనగా డాక్టర్ ఎ పి జె అబ్దుల్ కలాం నుండి ఒక ఆసక్తికరమైన కోట్ అని ఆయన చెప్పారు మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు మరియు ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి మరియు అరిస్టాటిల్ చెప్పినట్లుగా మనము పదేపదే ఉన్నాం శ్రేష్ఠత చేస్తే అది ఒక చర్య కాదుకానీ నేను కోరుకునే ఈ చాలా సానుకూల ముగింపు ఆలోచన ఒక అలవాటు మీరు అత్యుత్తమంగా ఉండేలా చేసే అలవాట్లను పెంపొందించుకోండి తరువాతి కొన్ని ఉపన్యాసాలలోమనలో ఉన్న కొన్ని అడ్డంకులను ఎలా అధిగమించవచ్చో చూద్దాం చెడు అలవాట్ల పరంగామరియు మంచి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా శ్రేష్ఠతను పెంపొందించుకోవడానికి మనం ఎలా ప్రయత్నించవచ్చు నాతో ఉన్నందుకు ధన్యవాదాలుఆపై మంచి అలవాట్లను పెంపొందించే ప్రయాణాన్ని ఆస్వాదించండి ఆపై శ్రేష్ఠతను సాధించడానికి ప్రయత్నిస్తారు